నేను ఈ లెక్కింపు చేసి కనిపెట్టింది ఏమిటంటే నేను స్టాండ్బై మోడ్ కు వెళితే విద్యుత్ వినియోగం 0 66 వాట్స్ మాత్రమే అని కనుగొన్నాను కాబట్టి దీని తరువాత ఇప్పుడు చూద్దాం అతను దేనితో ప్రారంభించాడు బేరింగ్ల పరిస్థితిని ఎలా కొలవాలనే దానితో ఇక్కడ సమస్య ప్రారంభమైంది నేను బేరింగ్స్ యొక్క ఉష్ణోగ్రతను కొలుస్తానని చెప్పినప్పుడు నేను ఉష్ణోగ్రతని మంచి సూచిక గా చూశాను కాని నేను దానిని నేరుగా కొలవలేకపోయాను ఎందుకంటే ఇది నాన్ ఇన్వాసివ్ పద్ధతిలో చేయడం చాలా కష్టం కాబట్టి నేను మాగ్నెటిక్ ఫీల్డ్ ని ఎలా ఉపయోగించాలో చూడటం మొదలుపెట్టాను మాగ్నెటిక్ ఫీల్డ్ లో వచ్చిన మార్పును చూడటం మొదలుపెట్టాను మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ లో మార్పును బేరింగ్ యొక్క ఉష్ణోగ్రత పెరుగుదలకు పరస్పరం సంబంధం కలిగి ఉంది అదే నేను ఇక్కడ మ్యాపింగ్ చేయడానికి ప్రయత్నించాలి నేను దీన్ని ఒక సాధారణ గ్రాఫిక్లో ఉంచుతాను అది ల్యాబ్ స్కేల్ సిస్టమ్ ను చూపించింది ఇది వాస్తవానికి ఈ కొలతను చేస్తుంది ఇప్పుడు నేను ఉష్ణోగ్రత తీసుకుంటే దాని కొలత అల్పమైనది కాదు మరియు సెన్సార్ అనేది ఒక ఉదాహరణ కాబట్టి ఈ కోర్సులో నేను ఉష్ణోగ్రతని ఒక ముఖ్యమైన సెన్సార్గా ప్రారంభిస్తే ఈ కొలత ఎప్పటికీ అల్పమైనది కాదు మరియు ఈ ఉష్ణోగ్రత కూడా నేను వాస్తవంగా తీసుకుంటున్న దృష్టాంతాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్న దృష్టాంతాన్ని బట్టి ఉంటుంది ఈ కొలత నేను న్యూ నేటల్ పర్యవేక్షణ విషయం తీసుకుంటే అది కూడా ముఖ్యంగా నవజాత శిశువులు వీరి కోసం నేను కొన్ని కారణాల వల్ల ఉష్ణోగ్రతను కొలవాలనుకుంటున్నాను అప్పుడు నేను కొలత చేయగల ఒక మార్గం ఉంది నేను బేరింగ్ కండిషన్ పర్యవేక్షణ చేస్తే అది మరొక రకం నేను వేడిని గుర్తించడాన్ని చూడాలనుకుంటే అది మరొక రకం కాబట్టి ఈ విషయాలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉష్ణోగ్రత యొక్క ఈ ఒక ముఖ్యమైన కొలతను మాత్రమే చూస్తున్నాయి ముఖ్యంగా నేను వాస్తవానికి IR ఉష్ణోగ్రత వైపు చూస్తున్నాను ఇది ఇన్ఫ్రా రెడ్ ఉష్ణోగ్రత నేను ఐఆర్ ఉష్ణోగ్రత థర్మల్ సెన్సార్లను చూస్తున్నాను దీని ద్వారా నేను చాలా పనులు చేయగలను ఐఆర్ పద్ధతులు ఇన్ఫ్రా రెడ్ ఉష్ణోగ్రత సెన్సార్లను ఉపయోగించి ఉష్ణోగ్రత యొక్క కొలతను నేను పరిశీలిస్తే వివిధ అనువర్తనాల కోసం నేను వాటిలో చాలా వాటిని చూస్తాను నేను ఆటోమొబైల్ లోపల ఉష్ణోగ్రతను కొలవాలనుకుంటే దాని కోసం నాకు వివిధ రకాల ఉష్ణోగ్రత సెన్సార్లు ఉన్నాయి నేను దీన్ని కనెక్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను మరొక చక్రం చూపించాల్సిన అవసరం ఉంది మరియు నేను ఒక ఆటోమొబైల్ లోపల ఉష్ణోగ్రత కొలతను చూస్తున్నాను కానీ ఆటోమొబైల్ లోపల ఉష్ణోగ్రతను ఎందుకు కొలవాలనుకుంటున్నాను ప్రతిదీ ఇంధన సామర్థ్యం తో ముడిపడి ఉందని అనుకుందాం నేను ఎసి బస్సులో ఎసి ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని అనుకుందాము బస్సు లోపల లేదా ఆటోమొబైల్ లోపల ఏ ప్రాంతాలలో ఎసి పనిచేయడం లేదు అంటే సరిగ్గా చల్లబడని ప్రదేశాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి నేను క్లోజ్డ్ ఆటోమొబైల్ లోపల ఉష్ణోగ్రత కొలత కోసం ప్రయత్నిస్తున్నాను నేను ఒక రకమైన ఉష్ణోగ్రత సెన్సార్ను ఉంచి ఖచ్చితత్వం గురించి పెద్దగా చింతించకపోతే ప్లస్ మైనస్ 1 డిగ్రీ కూడా ఆందోళన చెందాల్సిన విషయం కాదు కానీ నేను 'నియోనాటల్ మానిటరింగ్ సిస్టమ్' 'neonatal monitoring system' కింద శిశువు యొక్క ఖచ్చితమైన ఉష్ణోగ్రత పర్యవేక్షణ అవసరమైతే దీన్ని శిశువు తాకడం ద్వారా కొలత చేయగల సరైన మార్గం 'రెక్టల్ మెసర్మెంట్ ' ప్రతిదీ రెక్టల్ మెజర్మెంట్ తో ఉష్ణోగ్రత కొలతకు రిఫరెన్స్ గా తీసుకోబడింది రెక్టల్ ప్రోబ్ ఎక్కువగా మానవుల శరీర ఉష్ణోగ్రత యొక్క ఖచ్చితమైన కొలత కోసం ఆసుపత్రులలో ఉపయోగించబడుతుంది కానీ అది నాకు అంత సులభం కాదు ఇది అంత సులభం కానట్లయితే శరీర ఉష్ణోగ్రతను వాస్తవంగా కొలవడానికి ఇతర మార్గాలు ఉన్నాయి నాన్ ఇన్వాసివ్ పద్ధతిని ఉపయోగించడం ద్వారా కోర్ప్రధాన శరీర ఉష్ణోగ్రతను సాధ్యమైనంత దగ్గరగా కొలవడానికి IoT వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నాను రోగుల ఉష్ణోగ్రతను లేదా మరే ఇతర పరామితిని కొలవడానికి నేను చూస్తున్నందున ఇది ఆకర్షణీయమైన పద్దితిగా ఉంటుంది మరియు అలా చేస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్లను తెచ్చుకోవడానికి ఇష్టపడను కాబట్టి అంటువ్యాధి ఉన్న ఇన్ఫెక్షన్ కారణంగా శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉంటే నా చుట్టూ ఉన్నవారు ఆ ఇన్ఫెక్షన్ను తెచ్చుకోవాలి అని నేను కోరుకోను అలాంటప్పుడు నాన్ ఇన్వాసివ్ పద్ధతి ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను ఇన్ఫెక్షన్లను నివారించాలనుకుంటున్నాను కాబట్టి కానీ నేను ఏమి చేయాలి ఇప్పుడు నేను మానవుల యొక్క ప్రధాన శరీర ఉష్ణోగ్రతను కొలవాలనుకుంటే ఇక్కడ ఉన్న ఒక సాంకేతికత యొక్క కొలత కోసం నేను ఇప్పుడు చూడాలి ఈ వ్యవస్థను నేను సూచిస్తాను నాకు ఇక్కడ ఈ సెన్సార్ ఉంది మరియు మీరు లోపల ఉన్న వాటిని చూడవచ్చు ఇది బ్యాటరీ ప్యాక్ మరియు నేను దీన్ని ల్యాబ్లో చేసాను కాబట్టి ఇక్కడ నేను ల్యాబ్ స్కేల్ బ్యాటరీ ప్యాక్ ఉంచాను మరియు మీరు లోపల చూసేది మెడికల్ గ్రేడ్ ఐఆర్ థర్మామీటర్ దాని అర్థం ఏమిటి ఖచ్చితత్వం చాలా ముఖ్యమైన పరామితి మరియు ఖచ్చితత్వం స్థాయి 0 1 డిగ్రీల సెల్సియస్ అని దీని అర్థం ఏదైనా వైద్య విధానానికి కొలత ఖచ్చితత్వం 0 1 డిగ్రీల సెల్సియస్ కు దగ్గరగా ఉంటుంది ఎల్లప్పుడూ అలా ఉండకపోవచ్చు కూడా నేను దీన్ని ఎలా కొలవగలను మరియు ప్రధాన శరీర ఉష్ణోగ్రత కొలత సరైనదని నేను ఎలా నిర్ధారించగలను నేను చెప్పినట్లు ఇది చిన్నవిషయం కాదు ఇది ఎలా జరిగిందో నేను ప్రదర్శిస్తాను దీన్ని సరళమైన పద్ధతిలో చేయగలిగే ఒక మార్గం ఏమిటంటే ఈ థర్మామీటర్ను నా నుదిటి ప్రాంతానికి పట్టుకోవడం దూరం ఉందని కోన్ ఉందని మీరు చూడవచ్చు కోన్ యొక్క దూరం సర్దుబాటు చేయబడిన తర్వాత నేను ఇక్కడ బటన్ను నొక్కవచ్చు మరియు నేను కొలత చేయగలను కొలిచిన విలువ ఎక్కడ వస్తుంది విలువ నా మొబైల్ ఫోన్లో వస్తుంది ఈ పరికరం మరియు ఫోన్ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉంది చాలా తరచుగా బ్లూటూత్ లో ఎనర్జీ అని కూడా పిలుస్తారు BLE ఒక రకమైన కమ్యూనికేషన్ లింక్ టెంపొరల్ ఆర్టరీ ద్వారా వెలువడే వేడిని చదవడం ద్వారా నేను ఈ కొలత చేసాను టెంపొరల్ ఆర్టరీ తో సమాంతరంగా ఇంకొకటి ఉంది కొలత ఎలా తీసుకోవాలో అర్థం చేసుకోవడానికి నేను చాలా సమయం గడిపాను కాబట్టి ఆలోచన ఏమిటంటే నేను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోసం డిజైన్ గురించి మాట్లాడేటప్పుడు నేను అనువర్తనం కోణాన్ని గుర్తుంచుకోవాలి ఇది చాలా ముఖ్యం అనువర్తనం చాలా క్లిష్టమైనదని నేను చెబుతాను బాల్ బేరింగ్స్ యొక్క ఉష్ణోగ్రత పర్యవేక్షణ గురించి నేను ఏమి చేశానో మీరు సూచిస్తే అది ప్రత్యక్ష కొలత కాదు ఎందుకంటే దీనిని నాన్ ఇన్వాసివ్ non invasive గా మార్చడం కష్టం బేరింగ్లు ఆటోమొబైల్స్ తిరిగే యంత్రాలు లేదా ఏదైనా భాగాలు లోపల ఉన్నందున నేను దానిని పరోక్ష పద్ధతిలో కొలిచాను ఇప్పుడు నేను ఇక్కడ ఏమి చేస్తున్నానో చూడండి నేను కోర్ శరీర ఉష్ణోగ్రతను కొలుస్తాను ఇది 'రెక్టల్ ప్రోబ్' 'rectal probe' ఉపయోగించి ఇన్వాసివ్ పద్దతి తో చేయబడుతుంది కానీ 'రెక్టల్ ప్రోబ్' 'rectal probe' ను చొప్పించడం చాలా కష్టం మరియు ఇంట్లో సులభంగా చేయలేము మరియు ఇది ఆసుపత్రులలో సాధ్యమవుతుంది 'బ్లూటూత్ లో ఎనర్జీ' ఉపయోగించి మొబైల్ ఫోన్కు కమ్యూనికేట్ చేసే ఎలక్ట్రానిక్స్ యొక్క ఈ చిన్న భాగాన్ని ఉంచడం ద్వారా నేను కొలత చేస్తానని చెప్పాను మరియు ఇది టెంపొరల్ ఆర్టరీ ని కొలుస్తుంది ఇప్పుడు కావాల్సిన పరామితి ఒకటే కాని విభిన్న దృశ్యాలకు పూర్తిగా భిన్నంగా కనిపించే IoT పరికరాలు మరియు వ్యవస్థలను కలిగి ఉండాలి సెన్సార్ కూడా భిన్నంగా ఉండాలి నేను కొలవబోయే మార్గం కూడా భిన్నంగా ఉంటుంది మరియు అది ప్యాక్ చేయబడే విధానం కూడా భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు ఇది 3D ప్రింటెడ్ మాడ్యూల్ ఇది కోన్ మరియు ఇది సాధ్యమైనంతవరకు టెంపొరల్ ఆర్టరీ కి దగ్గరగా ఉండాలి నేను ఒకటి లేదా రెండు రోజుల శిశువులకు దీనిని వర్తింపజేయబోతున్నట్లయితే అది చాలా మృదువైన పదార్థం తో తయారు చేయాలి ఎందుకంటే వారి చర్మం చాలా మృదువు గా ఉంటుంది మొత్తం ప్యాకేజీ శిశు స్నేహపూర్వకంగా ఉండాలి ఇప్పుడు నేను ఈ కొలతను న్యూ నాటల్ కోసం కొలవటానికి ఉపయోగించాలనుకుంటున్నాను కాని నేను ప్రధాన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి కాకుండా ఇంక్యుబేటర్ను కొలవడానికి ఉపయోగిస్తాను ఇంక్యుబేటర్ పిల్లల కోసం వాడతారు నేను ఇంక్యుబేటర్ ఉష్ణోగ్రతను కొలుస్తుంటే ఇక్కడికి వెళ్ళగలను నేను ఇలా చేయగలను నేను దానిని వివరంగా చూపిస్తాను ఈ వ్యవస్థలో ఉన్నది అదే సెన్సార్ అని మీరు చూడవచ్చు కాని ఇక్కడ రెండు సెన్సార్లు ఉన్నాయి నేను ఫోన్తో అదే కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నాను కానీ ఈ ఎలక్ట్రానిక్ పరికరానికి కనెక్ట్ చేయబడిన ఒక సెన్సార్కు బదులుగా రెండు ఉన్నాయి ఈ పరికరం పేరును వ్రాస్తాను దీన్ని ఉచితంగా కొనుగోలు చేయవచ్చు మరియు ఇది 'బ్లెండ్ మైక్రో' 'Blend micro' అనే సంస్థది 'బ్లెండ్ మైక్రో' 'Blend micro' అన్ని 'ఆర్డునో' 'Arduino' ను మిళితం చేసింది మరియు ఇది నేను చూపించిన ఈ బ్లెండ్ మైక్రోసిస్టమ్లో నేరుగా పని చేస్తుంది ఇది 'బ్లెండ్ మైక్రో' 'Blend micro' ముందు భాగం మరియు ఇది 'నార్డిక్ సెమీకండక్టర్' 'Nordic semiconductor' నుండి వచ్చినదని నేను చివరిసారి చర్చించినట్లు దీనికి ఒక SOC ఉంది దీనికి BLE 'బ్లూటూత్ లో పవర్ కమ్యూనికేషన్ లింక్' 'Bluetooth low energy communication link' ఉంది ఇది మైక్రోకంట్రోలర్ కూడా కనుక దీనికి రేడియో ఉంది దాని నుండి చదవగలిగేది ఇది సిస్టమ్ నుండి చదవగలదు ఎందుకంటే ఇది ఇంక్యుబేటర్లో ఉంచబడుతుంది మరియు శిశువును పైన ఉంచిన బాసినెట్ లాగా దీని పైన ఉంచుతారు నేను ఏదో ఒకవిధంగా ప్రతిదీ ప్యాకేజీ చేసి ఆపై శిశువును ఉంచుతాను నేను శిశువు యొక్క ఉష్ణోగ్రతను కొలవాలనుకుంటున్నాను నేను దానిని రెండు విధాలుగా చేయగలను మరియు క్లోజ్డ్ ఇంక్యుబేటర్ యొక్క పూర్తి ఉష్ణోగ్రతను సేకరించగలను దాని కారణంగా నేను దానిని చాలా ఖచ్చితంగా కొలవగలను నేను ఈ రెండింటిపై పిసిబి మౌంట్ కూడా చేసాను IoT మరియు ఈ రకమైన వ్యవస్థల కోసం మీరు డిజైన్ను ఎలా నిర్మిస్తారనే దాని గురించి ప్రతిదీ ఉన్నందున నేను దీని యొక్క చిత్రాన్ని గీసాను ఇప్పుడు నేను థర్మల్ ప్రొఫైలింగ్ చేయాలనుకుంటున్నాను థర్మల్ ప్రొఫైలింగ్ కోసం నేను ఏ రకమైన సెన్సార్ను ఉపయోగించాల్సి ఉంటుంది నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు ఈ ఉష్ణోగ్రత కొలత సమస్యపై నేను మీకు చూపిస్తాను చూడండి సమయం 1918 నేను చాలా సంవత్సరాల క్రితం ప్రయోగశాలలో ప్రయత్నించిన ఒక ఆలోచనను చూపించబోతున్నాను సాంకేతిక పరిజ్ఞానం లో మీరు చాలా సరళమైన వ్యవస్థ కోసం ఏ విధమైన ఆలోచనను సృష్టించగలరు కాబట్టి నేను మానవ శరీర ఉష్ణోగ్రతని కొలవాలనుకుంటే నేను ముందు చెప్పినట్లు చేయగలను సరైన మార్గం రెక్టల్ థర్మామీటర్ లేకపోతే దానిని ఐఆర్ IR థర్మామీటర్ సహాయంతో టెంపొరల్ ఆర్టరీ ని ద్వారా కొలవండి టెంపోరల్ ప్రాంతాలు అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి మరియు ఆ ఉష్ణోగ్రత విలువ శరీర ఉష్ణోగ్రతకు చాలా దగ్గరగా ఉంటుంది ఉష్ణోగ్రత యొక్క మొదటి లైన్ సూచన పొందడానికి నేను దీన్ని చేయాలా లేదు నేను అలా చేయవలసిన అవసరం లేదు నేను లిక్విడ్ క్రిస్టల్ థర్మామీటర్ liquid crystal thermometer పొందగలను ఇది ఏ ఫార్మసీ షాపులోనైనా 40 50 రూపాయలకు లేదా 100 రూపాయలకు లభిస్తుంది నేను దాన్ని పొందిన తర్వాత నా నుదిటిపై ఉంచుతాను ఇప్పుడు నేను నా నుదిటిపై ఉంచినప్పుడు ఒక నిర్దిష్ట రంగు స్ట్రిప్లో వెలుగుతుంది ఇది శరీర ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది ప్రధాన శరీర ఉష్ణోగ్రత యొక్క ప్రత్యేక సూచన మధ్యలో ఉంది నేను మరింత వివరంగా చూపిస్తాను కాబట్టి వాటిలో ఒకటి వెలుగుతుంది మరియు తరువాత వేరే రంగుకు సంబంధిత మ్యాపింగ్ ఉంటుంది నేను పాత నోకియా ఫోన్ యొక్క ఈ కీబోర్డ్ కు ఆ అనువర్తనాలను సాధారణ అనువర్తనం తో మ్యాప్ చేస్తాను గుర్తించిన రంగును బట్టి సంబంధిత బటన్ను నొక్కవచ్చు మరియు మొత్తం సమాచారం కమ్యూనికేట్ చేయవచ్చు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉంటే లేదా రంగులను బాగా గుర్తించలేని వ్యక్తులు ఉంటే నాకు సందేశం పంపడం కష్టమవుతుంది ఈ వ్యవస్థ ద్వారా వారు చాలా తక్కువ ఖర్చుతో కూడిన చాలా సరళమైన వ్యవస్థను ఉపయోగించగలరు అంతేకాకుండా నాణ్యతను బట్టి 40 నుండి 100 రూపాయల వరకు ఎక్కడైనా కొనుగోలు చేసుకోగలరు నేను ఇక్కడ ఉంచాను మరియు వాటిలో ఏది హైలైట్ అవుతుందో గుర్తిస్తాను నేను క్రింద ఆ రంగును కనుగొన్నాను మరియు నేను ఈ ఫోన్లోని ఆ బటన్ను నొక్కాను అప్లికేషన్ సమీప ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి ఒక SMS లేదా ఏదైనా పంపుతుంది కాబట్టి నాకు భారీ సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు మరియు మానవ జోక్యం అత్యంత క్లిష్టమైన విషయం అయిన సెమీ ఆటోమేటిక్ మార్గంలో నేను చాలా పనులు చేయగలను ఉపయోగించగల ఫోన్ సాధారణ నోకియా ఫోన్ నేను రంగు సూచికతో ఒక SMS సందేశాన్ని పంపాలనుకుంటున్నాను కాబట్టి ఒక సాధారణ ఫోన్ సరిపోతుంది దానిని ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు మ్యాప్ చేయవచ్చు మరియు తరువాత నేను సాధారణ మ్యాపింగ్ చేస్తాను కాబట్టి అవసరమైన వాటిని వ్రాస్తాను సాధారణ లిక్విడ్ క్రిస్టల్ థర్మామీటర్ ను ఉపయోగించడానికి నేను ఏమి చేయగలను అనేది నేను సమాధానం చెప్పాల్సిన క్లిష్టమైన ప్రశ్న దీని ధర 40 రూపాయల నుండి 100 రూపాయల మధ్య ఉంటుంది నేను రోగి యొక్క నుదిటిపై ఈ సాధారణ లిక్విడ్ క్రిస్టల్ థర్మామీటర్ ని ఉపయోగిస్తాను హైలైట్ చేయబడిన ప్రాంతం ఆధారంగా నేను మ్యాప్ చేసిన రంగు ఆధారంగా ఒక నిర్దిష్ట మ్యాపింగ్ ప్రకారం చదువుతాను నేను కీబోర్డులోని బటన్ను ఆ నిర్దిష్ట ఉష్ణోగ్రత మరియు రంగుకు మ్యాప్ చేస్తాను తద్వారా ఆ రంగుకు మ్యాప్ చేయబడిన ఉష్ణోగ్రత విలువ సమీప ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి ఒక ఎస్ ఎస్ ద్వారా తెలియజేయబడుతుంది కాబట్టి నేను అందుబాటులో ఉన్న సాధారణ లిక్విడ్ క్రిస్టల్ థర్మామీటర్ లతో ఇవన్నీ చేయగలనని ఇది సూచిస్తుంది మీరు కోరుకుంటే మీరు థర్మో స్పాట్ అనే సంస్థ నుండి ఈ లిక్విడ్ క్రిస్టల్ థర్మామీటర్ ను కొనుగోలు చేయవచ్చు

ఈ థర్మో స్పాట్ ను తక్కువ ఖర్చుతో కూడిన టి సి వద్ద టీచింగ్ ఎయిడ్స్ అని కూడా పిలుస్తారు మరియు నా చేతిలో ఇక్కడ ఒక నమూనా ఉంది ఇదే లిక్విడ్ క్రిస్టల్ థర్మామీటర్ ఉపయోగించవచ్చు సాధారణంగా నవజాత శిశువుల కోసం వారు ఈ చిన్న బిందువు ను ఉంచారు మరియు మీరు చివర్లో ఒక స్మైలీ ని చూడవచ్చు ఉష్ణోగ్రత 36 5 వద్ద సరిగ్గా ఉంటే ఇది సాధారణ శరీర ఉష్ణోగ్రత కాబట్టి స్మైలీ అనేది ఉష్ణోగ్రత నిర్వహించబడుతుందని మరియు శిశువు యొక్క థర్మోర్గ్యులేషన్ బాగా నిర్వహించబడుతుందని స్పష్టమైన సూచన ఇది పక్కటెముక క్రింద కుడి వైపున చేయి క్రింద ఉంచవచ్చు కాబట్టి నేను నవజాత శిశువు ను పర్యవేక్షిస్తుంటే మరియు నాకు ఇలాంటి సాధారణ ఫోన్ ఉంటే నేను ఫోన్ మరియు సాధారణ ఎస్ ఎస్ తో లిక్విడ్ క్రిస్టల్ థర్మామీటర్ కలయికను ఉపయోగించగలను నిర్మించబడుతున్న IoT రకమైన వ్యవస్థల డిజైన్ యొక్క పెద్ద కథ ఏమిటి ఆలోచనలు ముఖ్యమైనవి మరియు విషయాలను సరళంగా చేయడం ముఖ్యం అన్ని అనువర్తనాల కోసం ఉష్ణోగ్రతలు లేదా సెన్సార్ల కొలత పద్ధతుల ని కలిపి వాడాల్సిన అవసరం కూడా లేదు ఇది హైబ్రిడ్ పద్ధతిలో చేయవచ్చు మాన్యువల్ పద్ధతులను కూడా ఉపయోగించవచ్చు వ్యవస్థలను కలిపి నిర్మించడానికి పద్ధతుల కలయికను ఉపయోగించవచ్చు ఈ ఉదాహరణలో నవజాత శిశువు యొక్క సరైన మ్యాపింగ్ కోసం నేను ఒక లిక్విడ్ క్రిస్టల్ థర్మామీటర్ ను ఉపయోగించాను దీనిని చంక క్రింద లేదా కుడి వైపున పక్కటెముక క్రింద ఉంచడం ద్వారా లేదా నేను పెద్దలకు ఉపయోగిస్తుంటే నేను దీన్ని నుదుటి పైన వాడవచ్చు ఇవన్నీ నేను సాధారణ ఫోన్తో కొలవగల అవకాశం ఉంది కాబట్టి నేను అనేక సాంకేతికతలను మిళితం చేయగలిసాను నేను కొలత ఎలా తీసుకోగలను అనేదానికి ఇది ఒక ఉదాహరణ రెండవ ఉదాహరణ మెడికల్ గ్రేడ్ ఐఆర్ థర్మామీటర్ గురించి మరియు మూడవ ఉదాహరణ ఆటోమొబైల్ లోపల ఎసి యొక్క ప్రొఫైల్ ఎలా తయారు చేయాలో మరొక రకమైన సెన్సార్ ఇంత పొడవు మరియు ఎలెక్ట్రోలైటిక్ కెపాసిటర్ వలె కనిపిస్తుంది ఇది ఐఆర్ థర్మామీటర్ కాని మెడికల్ గ్రేడ్ కాదు ఎందుకంటే నాకు మెడికల్ గ్రేడ్ వద్దు ఎందుకంటే 0 1 సెల్సియస్ అంతటి ఖచ్చితత్వానికి పెట్టుబడి పెట్టడం నాకు ఇష్టం లేదు నేను పెద్ద ప్రాంతాన్ని మరియు వివిధ ప్రాంతాలను పర్యవేక్షించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆటోమొబైల్ కోసం 16 × 4 పిక్సెల్ ఐఆర్ థర్మామీటర్ ను కొనుగోలు చేయగలను మరియు ఉష్ణోగ్రతను కొలిచేటప్పుడు దీనిని థర్మామీటర్ అంటారు కాబట్టి దీని అర్థం ఏమిటి మరియు నాకు చాలా పిక్సెల్స్ ఎందుకు అవసరం నాకు 16 క్రాస్ 4 పిక్సెల్స్ అవసరం ఎందుకంటే నేను ఇలాంటి పెద్ద ప్రాంతాన్ని కొలవాలనుకుంటున్నాను కాని ఎత్తు పరంగా నేను ఎక్కువగా కోరుకోను నేను దానిని విస్తృతంగా మాత్రమే కోరుకుంటున్నాను నేను దానిని y అక్షం లో కోరుకోను నేను చాలా ఎక్కువగా కోరుకోవడం లేదు కానీ x అక్షం మీద అది తగినంత పెద్ద ప్రాంతాలను మరియు పెద్ద కోణాలను కొలవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నేను వాటిని కొలత కోసం 30 డిగ్రీల × 120 డిగ్రీలలో పొందుతాను ఇది ఆటోమొబైల్స్లోని అన్ని కొలతలకు నేను ఉపయోగించగలిగే విషయం నేను దీన్ని తదుపరి దశగా తీసుకుంటాను మరియు ఉష్ణోగ్రత యొక్క ఈ కొలతను వివరంగా అర్థం చేసుకుంటాను సారాంశం ఏంటంటే నేను పరిసర ఉష్ణోగ్రతను కొలుస్తుంటే నాకు ఒక రకమైన సెన్సార్ అవసరం నేను నవజాత శిశువు యొక్క ప్రధాన శరీర ఉష్ణోగ్రతను కొలుస్తుంటే నాకు మరొక రకమైన సెన్సార్ అవసరం నేను ఆటోమొబైల్ యొక్క ఉష్ణోగ్రతను కొలుస్తుంటే నాకు వేరే IoT వ్యవస్థ క్రింద వేరే రకమైన సెన్సార్ అవసరం నేను పౌల్ట్రీ ఫామ్ లోపల ఉష్ణోగ్రతను కొలుస్తుంటే మరియు పౌల్ట్రీ ఫామ్ లోపల ఉన్న కోళ్ళ కోసం ప్రత్యేకమైన ఉష్ణోగ్రతను కొలవడానికి నేను చూస్తున్నట్లయితే అది మరింత క్లిష్టంగా ఉంటుందని నాకు తెలుసు ఇది చాలా చల్లగా ఉంటే కోళ్లు ఒకదానికొకటి గట్టిగా కౌగిలించుకుంటాయి ఇది చాలా వేడిగా ఉంటే కోళ్లకు చెమటలు పట్టేవి సరిగ్గా ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే వాటికి చాలా ఇతర సమస్యలు ఉంటాయి అంతిమంగా ఉత్పత్తి ఎక్కువగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరియు నా పౌల్ట్రీ వ్యవస్థలో మంచి ఉత్పత్తిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అందువల్ల పౌల్ట్రీ ఫామ్ లోపల ఉష్ణోగ్రత కొలతలు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నాకు అక్కడ వేరే రకమైన ఉష్ణోగ్రత కొలత అవసరం నిర్మించబడుతున్న IoT వ్యవస్థ అనువర్తనానికి సంబంధించిన ముఖ్యమైన అంశంపై ఆధారపడి ఉంటుంది వ్యవస్థలు నిర్మించినప్పుడు ఏదైనా IoT అనువర్తనం లో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది మీరు వాటిని అర్థం చేసుకుంటారు మరియు ఈ అనువర్తనాల కోసం ఈ విషయాలు ఎలా నిర్మించవచ్చో చూస్తారు చాలా ధన్యవాదాలు